ఉపన్యాసం 39 కు స్వాగతం ఈ ప్రయోగంలో మేము STM బోర్డ్తో యాక్సిలెరోమీటర్ను ఎలా ఇంటర్ఫేస్ చేయవచ్చో చూపిస్తాను మరియు కూల్టెర్మ్లోని x y మరియు z అక్షం వంటి విభిన్న అక్షాలకు మనం ఏ విలువను పొందుతాము STM బోర్డుతో కూల్టెర్మ్ను ఎలా ఉపయోగించాలో మాకు ఇప్పటికే తెలుసు ఇది ఆర్డునో కోసం సూటిగా ఉంటుంది దీనిని సీరియల్ మానిటర్లో ముద్రించవచ్చు మొదట యాక్సిలెరోమీటర్తో చేసిన ప్రయోగాన్ని నేను మీకు చూపిస్తాను ఆపై నేను ప్రదర్శన చేస్తాను కాబట్టి ఇది ADXL 335 యాక్సిలెరోమీటర్ మరియు నేను STM కిట్తో కనెక్షన్ చేస్తాను కాబట్టి వోల్టేజ్ సోర్స్ Vcc 5 వోల్ట్కు అనుసంధానించబడుతుంది జిఎన్డి ఎస్టిఎం బోర్డు గ్రౌండ్ పిన్తో అనుసంధానించబడుతుంది మరియు X OUT Y OUT మరియు Z OUT అనలాగ్ పిన్ అవుట్పుట్ లు అనలాగ్ ఇన్పుట్ పిన్లు A0 A1 మరియు A2 లకు అనుసంధానించబడతాయి ఆపై x అక్షం వెంట కదలిక కోసం ఈ విశ్లేషణను అర్థం చేసుకుందాం మీరు యాక్సిలెరోమీటర్ను పట్టుకున్నప్పుడు ఆ యాక్సిలెరోమీటర్లో కొన్ని అక్షాలు ఉన్నాయని మీరు కనుగొంటారు ఒకటి X వెంట మరొకటి Y మరియు ఇది Z మీరు ఈ X వెంట యాక్సిలెరోమీటర్ను పట్టుకున్నప్పుడు అప్పుడు మీరు X యొక్క అత్యధిక విలువను చూస్తారు అదేవిధంగా మీరు దీన్ని ఇలా పట్టుకుంటే X విలువ కనిష్టంగా ఉండాలి అదేవిధంగా Y కోసం మీరు చూస్తే మీరు ఈ విధంగా పట్టుకుంటే Y విలువ గరిష్టంగా ఉంటుంది మరియు మీరు దీన్ని ఈ విధంగా పట్టుకుంటే Y విలువ కనిష్టంగా ఉంటుంది దీన్ని బట్టి మీరు పరికరాన్ని ఎలా పట్టుకున్నారో పరికరం నిటారుగా ఉందా లేదా వంగి ఉందా లేదా అది నిలువుగా ఎడమ వైపుకు వంగి ఉందా లేదా నిలువుగా కుడి వైపుకు వంగి ఉందా అని మీరు అర్థం చేసుకోగలరు కాబట్టి పరికరం యొక్క విభిన్న ధోరణి ఈ విలువ నుండి కనుగొనబడుతుంది అదేవిధంగా మీరు ఈ దిశలో యాక్సిలెరోమీటర్ను పట్టుకుంటే ఇక్కడ Z విలువ కనిష్టంగా ఉంటుంది మరియు Z విలువ ఇక్కడ గరిష్టంగా ఉంటుంది మేము దీనిని STM కిట్తో ప్రయత్నిస్తాము కాబట్టి mbed C కోడ్ను అర్థం చేసుకుందాం ఇది మనం mbed లైబ్రరీని mbed h మొదట మనం "పిసి""pc" అని పిలువబడే కమ్యూనికేషన్తో యుఎస్బిటిఎక్స్ మరియు యుఎస్బిఆర్ఎక్స్తో సీరియల్ కమ్యూనికేషన్ చేయాలి మేము మూడు అనలాగ్ ఇన్పుట్ సిగ్నల్స్ x y z ను నిర్వచించాము మరియు వాటిని వరుసగా A0 A1 మరియు A2 అనలాగ్ పోర్ట్ సంఖ్యలకు అనుసంధానించాము X OUT Y OUT మరియు Z OUT STM పిన్స్ A0 A1 మరియు A2 లకు అనుసంధానించబడతాయి ఇప్పుడు మేము ప్రధాన ఫంక్షన్కి వస్తాము ప్రధాన ఫంక్షన్లో మేము x1 y1 మరియు z1 అనే మూడు వేరియబుల్స్ను నిర్వచిస్తాము ఇక్కడ మేము x read u16 ఫంక్షన్ను ఉపయోగించి అనలాగ్ విలువ x1 ను చదువుతున్నాము y1 కోసం ఇది y read u16 అవుతుంది మరియు z1 అది z read u16 అవుతుంది మరియు మేము ఇప్పటికే చేసిన "పిసి""pc" పేరుతో సీరియల్ కమ్యూనికేషన్తో x y మరియు z కోఆర్డినేట్ యొక్క విలువలను ప్రింట్ చేస్తాము ఇది x1 y1 మరియు z1 వేరియబుల్స్లో నిల్వ చేయబడుతుంది మరియు ఇది వైల్ లూప్లో జరుగుతోంది ఇది ముద్రించిన తర్వాత అది 1 సెకను వరకు వేచి ఉంటుంది మళ్ళీ అదే ప్రక్రియను చేస్తుంది మీరు x y z కోఆర్డినేట్ విలువలు ఎలా మారుతాయో చూడాలనుకుంటే మీరు ప్రాథమికంగా ఏమి చేయగలరు మేము ఇక్కడ చూపించని దాన్ని ప్రదర్శించడానికి మీరు కొన్ని రకాల మ్యాట్లాబ్ కోడ్ను కూడా ఉపయోగించవచ్చు మీకు ఆసక్తి ఉంటే మేము ఆ కోడ్లను మీతో పంచుకొంటాం మీ చివరలో x y మరియు z కోఆర్డినేట్లను ప్లాట్ చేయడం ద్వారా మీరు ప్రయత్నించవచ్చు లేదా మీరు మరొక పని చేయవచ్చు మీరు ఈ విలువను చదవవచ్చు SMS కంట్రోల్ ను ఉపయోగించి మేము ఇంతకు ముందు మీకు చూపించినట్లుగా కొన్ని ఆన్లైన్ డేటాబేస్లో స్టోర్ చేయవచ్చు మరియు డేటాబేస్లో ఏ విలువ స్టోర్ చేయబడినా మీరు దానిని ప్లాట్ చేయగల దాని ఆధారంగా విశ్లేషించవచ్చు కాబట్టి మీరు దీన్ని చేయగల వివిధ మార్గాలు ఉన్నాయి చివరగా ప్లాట్లు కొంతవరకు కనిపిస్తాయి ఇది యాక్సిలెరోమీటర్ నుండి వచ్చిన నమూనా అవుట్పుట్ వేవ్ఫామ్ ఇది x అక్షం y అక్షం మరియు z అక్షం విలువలు అవి ఈ విధంగా మారుతున్నాయి ఇక్కడ వచ్చే కొన్ని చిక్కులు ఉన్నాయి మరియు ఇక్కడ మనం చూడవచ్చు ఇప్పుడు నేను కూల్టెర్మ్ ఉపయోగించి దీని ప్రదర్శనను మీకు చూపిస్తాను మీరు ఈ కూల్టెర్మ్ను ఉపయోగించాలి నేను డేటాను క్లియర్ చేస్తున్నాను కాబట్టి కొంత డేటా వస్తోంది మొదట మనం కనెక్షన్ చూస్తాము ఇది Vcc ఇది 5 వోల్ట్తో అనుసంధానించబడి ఉంది ఇది A0 కి అనుసంధానించబడిన x అక్షం ఇది y అక్షం ఇది A1 కి అనుసంధానించబడి ఉంది మరియు ఇది A2 కి అనుసంధానించబడిన z చివరకు ఇది గ్రౌండ్ పిన్తో అనుసంధానించబడి ఉంది కాబట్టి కనెక్షన్ చాలా సరళంగా ఉంటుంది కనెక్షన్ కోసం ఇవన్నీ ఇక్కడ అవసరం ఇప్పుడు మీరు ఈ యాక్సిలెరోమీటర్ను సరిగ్గా చూస్తే ఇక్కడ x అక్షం ఉందని మీరు చూడవచ్చు ఇక్కడ y అక్షం ఉంది మరియు ఇది z అక్షం ఈ x అక్షం వైపు ఈ దిక్చుచితో ఈ పద్ధతిలో మీరు ఈ యాక్సిలెరోమీటర్ను పట్టుకున్నప్పుడు అప్పుడు x కోఆర్డినేట్ విలువ అత్యధికంగా ఉంటుంది నేను ఈ పద్ధతిలో యాక్సిలెరోమీటర్ను కలిగి ఉన్నాను మరియు x విలువను హైపర్ టెర్మినల్లో చూస్తాను కాబట్టి ఇప్పుడు మీరు x y మరియు z అక్షం విలువలను చూడండి x అక్షం విలువ 44058 y అక్షం 36873 మరియు వాస్తవానికి ఇది మారుతుంది నేను చాలా గట్టిగా పట్టుకున్నప్పటికీ ఇది ఒకేలా లేదు కానీ ఇప్పటికీ కొన్ని చిన్న వైవిధ్యాలు ఉన్నాయి ఇప్పుడు y అక్షం విలువ గరిష్టంగా ఉంటుందని నేను నిర్ధారిస్తాను నేను ఎగువన y అక్షంతో యాక్సిలెరోమీటర్ను ఉంచాను కాబట్టి ఇప్పుడు మీరు ఏ విలువలను పొందుతున్నారో హైపర్ టెర్మినల్లో చూడవచ్చు మేము x అక్షం విలువను 36728 గా పొందుతున్నాము Y అక్షం విలువ 44426 మరియు z అక్షం విలువ 18628 మీరు చూడాలనుకున్న చోట మీకు ఒక చిన్న పెట్టె ఉందని ఆ ప్రత్యేకమైన విషయం యొక్క ధోరణి ఎల్లప్పుడూ మీకు ఉండాలి అని చెప్పండి ఆ ప్రత్యేకమైన విషయం యొక్క ముఖ్యభాగం పైభాగంలో ఉండాలి కాబట్టి మీరు x అక్షం విలువ ఎక్కువగా ఉండాలని మీరు ఎప్పుడైనా నిర్ధారించుకోవచ్చు మీరు ఈ యాక్సిలెరోమీటర్ను ఆ అనువర్తనంలో ఉంచిన విధంగా x అక్షం ఇలా ఉంటుంది కాబట్టి ఇది ఇలా ఉంటే మీరు x అక్షం విలువ అత్యధికంగా అందుకుంటారు మరియు అది అత్యధికమైనది కాకపోతే మిగతా రెండు విలువలు అత్యధికం అప్పుడు మీ పరికరం సరిగ్గా ఉంచబడలేదని మీకు తెలుసు పరికరం సరిగ్గా ఉంచబడలేదని సూచించడానికి ఒక రకమైన హెచ్చరిక ఇవ్వవచ్చు ఈ ప్రయోగం నుండి మేము అర్థం చేసుకున్నది ఏమిటంటే మేము యాక్సిలెరోమీటర్ను STM కిట్కు ఎలా ఇంటర్ఫేస్ చేయగలము మరియు మీరు పరికరం యొక్క ధోరణిని తెలుసుకోవాలనుకుంటే దీన్ని ఉపయోగించి మేము దాన్ని ఎలా కనుగొనగలం మరియు ఒక నిర్దిష్ట పరికరాన్ని ఒక నిర్దిష్ట మార్గంలో ఉంచాలని మేము కోరుకుంటే దీనిని ఉపయోగించడాన్ని మేము నిర్ధారించగలము చాలా మొబైల్ పరికరం లోపల ఈ యాక్సిలెరోమీటర్ ఉంది మీరు ఆరోగ్య పర్యవేక్షణ అది చూపించేకొన్ని రకాల అనువర్తనాలను ఉపయోగించినట్లయితే మీరు రోజులో ఎన్ని దశలు నడిచారో అది మీకు చూపుతుంది ఈ పరికరాన్ని ఉపయోగించి వీటిని కొలుస్తారు మా మొబైల్ ఫోన్ లోపల మనకు యాక్సిలెరోమీటర్ లేదా గైరోస్కోప్ ఉంది ఇది ఒక రోజులో మనం చేసే యాక్సిలెరోషన్ కదలికను ఇస్తుంది వాస్తవానికి ఈ పరికరాల్లో కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి ఎందుకంటే మీరు కేవలం కుదుపు కలిగి ఉంటే మీరు కూడా నడుస్తున్నారని అనుకోవచ్చు కాబట్టి మేము ఒక అప్లికేషన్ను నిర్మించేటప్పుడు చూడవలసిన విషయాలు ఇవి ధన్యవాదాలు